ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ స్వాగతం మద్రాసు ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్న ప్రొఫెసర్ సత్యనారాయణన్ చక్రవర్తి మాతో ఉండడం చాలా ఆనందంగా ఉంది అతను ప్రాథమికంగా మద్రాస్ ఐఐటి నుండి బి టెక్ పొందారు మరియు అతను జార్జియా టెక్ అని పిలువబడే జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పిహెచ్డి పొందారు అతను 20 సంవత్సరాలుగా మద్రాసు ఐఐటిలోని అధ్యాపకుడిగా ఉన్నాడు అతని పరిశోధనా రంగాలు ప్రొపల్షన్ మరియు కంబషన్ నిజానికి నా ఉద్దేశ్యం ఈ రెండు రంగాలలో అతను గుర్తింపు పొందిన నిపుణుడు కాబట్టి అతను నాయకత్వం వహిస్తారు అతను మద్రాసు ఐఐటీ లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ కంబషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు సమన్వయకర్త మరియు ప్రొపల్షన్ టెక్నాలజీల కేంద్రానికి సమన్వయకర్త కూడా కాబట్టి అతను చాలా అనుభవం కలిగి ఉన్నారు చాలా మంది విద్యార్థులతో కలిసి పనిచేశాడు మరియు అందువల్ల ఏరోస్పేస్ ఇంజనీరింగ్తో సంబంధం ఉన్న పరిశోధనా అంశాలను చర్చించడానికి అతను ఆదర్శంగా ఉంటాడని మేము భావిస్తున్నాము కాబట్టి స్వాగతం ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి చాలా ధన్యవాదాలు ప్రతాప్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సాధారణంగా ఇది మీకు సులభంగా ఉండే అంశం కాబట్టి మీరు సాధారణంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ను పరిశీలిస్తే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ప్రజలు చాలా కాలంగా పనిచేస్తున్న సాంప్రదాయిక పరిశోధనా రంగాలు అని మీరు వేటిని పరిగణిస్తారు కాబట్టి ఈ రంగాలలో చాలా సాహిత్యం అందుబాటులో ఉంది కానీ ఇప్పటికీ ఇవి మీకు తెలిసిన రంగాలు ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి అవును ప్రపంచవ్యాప్తంగా మరియు చాలా విశ్వవిద్యాలయాలలో మీరు వాహన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాన్ని పరిశీలిస్తే 3 విస్తృత రంగాలు ఉన్నాయి కాబట్టి మొదటి విశాలమైన రంగం బహుశా ఏరోడైనమిక్స్ ఇది చాలా చోట్ల ఫ్లైట్ మెకానిక్స్లను కూడా కలిగి ఉంటుంది అయితే కొన్ని చోట్ల ఫ్లైట్ మెకానిక్స్లో ప్రత్యేక అధ్యాపకుల పరిశోధన తీవ్రంగా ఉంది అందువల్ల వారు దాన్ని కొద్దిగా విడిగా చేయడానికి ప్రయత్నించారు కానీ సాధారణంగా ఏరోడైనమిక్స్ లో ఫ్లైట్ మెకానిక్స్ కూడా ఉంటాయి ఆపై రెండవ పెద్ద రంగం నిర్మాణాలు ఇందులో ఒక కోర్సు ఉంటుంది కొన్ని పదార్థాలు స్మార్ట్ మెటీరియల్స్ ఆ రకమైన ప్రాంతాలను కూడా కలిగి ఉంటుంది కానీ సాధారణంగా ఆకారాలతో వ్యవహరిస్తుంది దీనిలో ఎయిర్ క్రాఫ్ట్ మరొక స్పేస్ క్రాఫ్ట్ భాగాలు మరియు లోడ్లు తిరిగి పొందడానికి పదార్థాలు ఏర్పడతాయి మరియు అన్ని విషయాలు ఉంటాయి మరియు మూడవది ప్రొపల్షన్ ఇది ఇంజిన్లను సూచిస్తుంది ఒకసారి ఎయిర్ క్రాఫ్ట్ లేదా స్పేస్ క్రాఫ్ట్ ని నడిపిస్తుంది కాబట్టి ఇంజన్లలో రాకెట్లు మరియు మొదలైనవి కూడా ఉంటాయి కాబట్టి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఎక్కువగా వర్గీకరించబడిన 3 విస్తృత రంగాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వీటితో పాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పరిగణించబడే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆధునిక ప్రాంతాలు లేదా ఇటీవల ప్రారంభించిన ప్రాంతాలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ప్రారంభించిన ప్రాంతాలు మీకు తెలుసు ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి అవును చాలా చాలా ఎందుకంటే ఉదాహరణకు చూడండి మేము మాట్లాడేటప్పుడు మేము ఇప్పుడు ఆవిర్భావం చూడటం ప్రారంభించాము ఉదాహరణకి మానవరహిత వైమానిక వాహనాలు మైక్రో ఎయిర్ వాహనాలు మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఈ విషయాల గురించి సమాజంలో చాలా సంచలనాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమయ్యే రంగం మరియు కనుక ఇది ఒక రంగంగా తనను తాను అలంకరించుకుంటుంది కానీ మీరు ఇప్పుడు ఏరోడైనమిక్స్ లాగా చూస్తే ఉదాహరణకు మీరు ఇన్సెక్ట్ ఫ్లైట్ లేదా అలాంటిదే అనుకరించాలనుకుంటే ఏరోడైనమిక్స్ భయంకరంగా క్లిష్టంగా ఉంటుంది కాబట్టి అది అక్కడ ఒక ప్రత్యేకమైన రంగం గా మారుతుంది మరియు అదేవిధంగా ఫ్లాపింగ్ రెక్కలు మరియు ఏరో ఎలాస్టిసిటీ యొక్క నిర్మాణాలు అక్కడ ఉన్న ఒక ప్రత్యేక రంగం లాంటివి మరియు వాస్తవానికి ఈ రంగాలు గతంలో కూడా వర్తింపజేయబడ్డాయి కానీ అవి వాస్తవానికి మరింత ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి మరియు UAV రకమైన అనువర్తనాలు అదేవిధంగా ఈ పరికరాలను నడిపించడానికి మైక్రో థ్రస్టర్లు కాబట్టి ఈ సాంప్రదాయిక ప్రాంతాలన్నింటినీ మీరు ఇప్పుడు లోతైన దృష్టితో చూడటం ప్రారంభించారు అదేవిధంగా నియంత్రణలు ఆధునిక విమానాల కోసం మరియు మనం మాట్లాడుతున్న ఈ కొత్త విమానం అంతరిక్ష సాంకేతికత లోతైన అంతరిక్ష యంత్రాలలోకి వెళ్లడం మరియు మొదలైనవి కాబట్టి ఇవన్నీ ఒకరకమైన కొత్త రంగాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మరియు చూడండి మీరు ఏ పరిశ్రమలో ఆసక్తి కలిగి ఉన్నారో మీరు చూస్తే వాస్తవానికి ఏరోస్పేస్ పరిశ్రమ వారు నేరుగా మీరు ఏమి చేస్తున్నారో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు మీకు తెలిసిన ఇతర పరిశ్రమలు అవి నేరుగా ఏరోస్పేస్ పరిశ్రమలు కావు అవి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో జరిగే కొన్ని రకాల పరిశోధన కార్యకలాపాలపై కూడా ఆసక్తి కలిగి ఉన్నాయా ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి చాలా నిజానికి కాబట్టి వాస్తవానికి ఏరోస్పేస్ కొంతవరకు భిన్నం గా ఉన్నందున ఈ రంగంలో జరిగే మార్గదర్శక పరిశోధనలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఉదాహరణకు వ్యక్తిగత కంప్యూటర్ వాస్తవానికి అంతరిక్ష నౌక తో ప్రారంభమైంది 1960 లలో వారు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు అది సర్వత్రా ఉంది కాబట్టి ఆటోమొబైల్ ప్రజలు వాస్తవానికి అవలంబించే చాలా విషయాలు హెడ్ అప్ డిస్ప్లేలు లేదా మనం మాట్లాడుతున్న డ్రైవర్ లేని కార్లు వంటివి కూడా ఏరోస్పేస్లో ముందున్నాయి కాబట్టి ఆ విధంగా ఏరోస్పేస్ ప్రజలు ఇష్టపడే అనువర్తనాలు చాలా ఉన్నాయి కొత్త పదార్థాల అభివృద్ధి స్మార్ట్ నిర్మాణాలు ఈ విషయాలలో చాలా అనువర్తనాలు ఉన్నాయి ఉదాహరణకు ఇంజిన్ వైపు ఇంజిన్లు ప్రొపల్షన్ తో పాటు శక్తితో వ్యవరిస్తాయి విద్యుత్ ఉత్పత్తి వంటి పరికరాల విషయాలు విద్యుత్ ఉత్పత్తి గ్యాస్ టర్బైన్లు వంటి వాటితో చేయవచ్చు ఇవి ఎయిర్ క్రాఫ్ట్ ప్రొపల్షన్లో అవలంబించే అదే రకమైన సైకిల్ లు మరియు భూగోళానికి మనం ఇవ్వగల అనేక ఉదాహరణలు ఉన్నాయి వాస్తవానికి మనం భూసంబంధ అనువర్తనాలుగా పిలుస్తాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వాస్తవానికి అనుబంధ సందర్భంలో మనం చూసేటప్పుడు సాధారణంగా ఉన్నట్లు చూడండి చక్రవర్తి విండ్ టర్బైన్లు నన్ను క్షమించండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి విండ్ టర్బైన్లు అంటే అలాంటిది ఎందుకంటే పునరుత్పాదక శక్తి పై విశ్వసనీయత ఉంది అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ఆ సందర్భంలో మీరు గమనించినట్లైతే వారు సాధారణంగా పరిశ్రమలోకి చేరే ప్రజల పై పరిశ్రమకి ఎటువంటి అంచనాలు ఉండవచ్చు మీరు ఒక MS లేదా PhD లేదా ఒక స్పెషలిస్ట్ అయితే మీరు గ్రహించగలిగే చాలా నిర్దిష్ట రంగం ఉంటుంది అన్న అభిప్రాయం సాధారణంగా ఉంటుంది ఆ సందర్భంలో ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన ఎంఎస్ పిహెచ్డి విద్యార్ధులు పరిశ్రమలో లేదా మరెక్కడైనా వారు ఎలాంటి స్థానాలు పొందుతున్నారు వారు ఎలాంటి స్థానాలను పొందుతున్నారు చక్రవర్తి కాబట్టి ఈ సమాధానం నేను నిజంగా ఒక అడుగు వెనక్కి వెళ్ళి కొంచెం విస్తృత దృక్పథాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ తప్పకుండా ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి కాబట్టి ఎవరైనా పరిశోధన చేస్తుంటే దానికి సుమారు 3 విభిన్న కోణాలు ఉన్నాయి కాబట్టి మొదట వారు పరిశోధన చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రక్రియ ని బట్టి దృగ్విషయం తెలుసుకోవాలి రెండవది అది ఎక్కడ వర్తిస్తుందో తెలుసుకోవాలి మరియు మూడవది వారి నైపుణ్యాలు ఏమిటి మేము ఏదో ఒకదానికి వర్తించే దృగ్విషయంపై చేస్తున్న పరిశోధనలను చేయగలుగుతున్నాము కాబట్టి మీరు ఒక దృగ్విషయంపై ఆసక్తి ఉండే వ్యక్తి అయితే మీరు బహుశా విద్యాపరమైన వక్తి కి నిదర్శన మీరు అనువర్తనాల రకమైన వ్యక్తి అయితే సాంప్రదాయకంగా మేము కోర్ ఉద్యోగాలు అని పిలిచేదాన్ని మీరు చూస్తున్నారు సహజంగానే మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే మీరు నిజంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో స్పోర్ట్స్ మెడిసిన్ చేయటం చాలా అరుదు ఇది సంబంధం ఉన్నప్పటికీ సరే కాబట్టి మీకు తెలిసిన ఏరోడైనమిక్స్ మరియు కండరాల నిర్మాణాల చాలా ఉన్నాయి కొన్ని విశ్వవిద్యాలయాలలో అధ్యాపక సభ్యులు ఆ పనులు చేస్తారు కాబట్టి ఇది ఒక అనువర్తనాల రంగం మీ ప్రధాన రంగం స్పోర్ట్స్ మెడిసిన్ లేదా ఏదైనా కావచ్చు కానీ మీరు ఎప్పుడైనా ఒక కోర్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని అనుబంధించవచ్చు మీ పరిశోధన అనువర్తనాల లతో సామాజికంగా ఉంటుంది దాని వెలుపల పెద్ద రంగం ఏమిటంటే నైపుణ్యానికి సంబంధించినది మీరు దృగ్విషయాలపై ఆసక్తి ఉండే వ్యక్తి కాకపోతే మీరు ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న నైపుణ్యాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి నైపుణ్యాలు సాధారణంగా మళ్ళీ 2 లేదా 3 వర్గాలుగా చెప్పవచ్చు ప్రయోగాత్మక నైపుణ్యాలు గణన నైపుణ్యాలు మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు కావచ్చు కాబట్టి ఈ 3 విషయాలు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు మేము చాలా అధునాతన లేజర్ డయాగ్నస్టిక్లను చేస్తాము అవి ఆటోమోటివ్ వాహనాలను ఫ్లో స్ట్రీమ్ చేయడానికి ప్రయత్నిస్తాయి వాటిని మరింత క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తాయి లేదా వేర్వేరు అనువర్తనాల లలో సర్వత్రా స్వీకరించబడిన గణన సాధనాలు అయిన FEM లేదా CFD మరియు విశ్లేషణ వంటి పనులు కాబట్టి మీరు ఏది పరపతి పొందాలనుకుంటున్నారా మీకు ఆసక్తి కలిగించేది ఏది మిమ్మల్ని ఆకర్షించేది ఏమిటి మీరు నిజంగా భౌతిక శాస్త్రాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారా అప్పుడు మీరు మీ జీవితంలో అన్ని సమయాలలో స్వతంత్ర పరిశోధకుడిగా ఉండాలని కోరుకుంటారు మరియు అది మీరు విస్తృతంగా ప్రయత్నించే ఒక రకమైన ఉద్యోగ రకం మీరు అనువర్తనాల రకమైన వ్యక్తి అయితే మీరు కోర్ ఉద్యోగాల కోసం చూస్తారు కానీ మీరు మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే ప్రపంచం మీకు చాలా ఎంపికల కోసం తెరిచి ఉంటుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ఇప్పుడు నన్ను కొంచెం వెనక్కి వెళ్ళనివ్వండి మీ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విడిచి పెట్టినప్పుడు మరియు వారు ఎక్కడికి వెళ్ళవచ్చు అనే అంశం పై మాట్లాడాము లోపలికి వచ్చే వ్యక్తులను చూద్దాం నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు వాస్తవానికి వివిధ నేపథ్యంలో నుండి వచ్చిన విద్యార్థులు ఉండవచ్చు ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి అవును అది సరైనదే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఇంకా కొందరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నుండి వస్తున్నారు వివిధ విశ్వవిద్యాలయాలు నుంచి కావచ్చు వారు కోర్సు ఆధారిత విద్య నుండి MS మరియు PhD డిగ్రీ కి పరిశోధన ఆధారిత విద్యకు వెళ్ళినప్పుడు వారి విద్యా ఉనికి యొక్క ఈ దశలో స్థిరపడినప్పుడు వారు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా వారు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏవైనా ఉన్నాయా లేదా అలా అయితే మీ కోసం వారు ఏమి చేయాలి చక్రవర్తి ఇది మళ్ళీ ఒక సాధారణ ప్రశ్న ఇది ఏరోస్పేస్ కి మాత్రమే చెందినది కాదు కాబట్టి అవసరమైతే ఏరోస్పేస్ ఎక్కడ సరిపోతుందో చూడటానికి నేను ఆ విధంగా సమాధానం చెప్పబోతున్నాను కానీ ప్రాథమికంగా నేను చూస్తున్నది ఏమిటంటే కిండర్ గార్డెన్ నుండి అండర్ గ్రాడ్ అని చెప్పండి లేదా M Tech ప్రోగ్రామ్ వంటి కోర్సు ఆధారిత మాస్టర్స్ చెప్పండి ప్రతి బిడ్డ ప్రారంభించి మరియు చివరికి పెద్దవాడిగా మారడానికీ వాస్తవానికి ప్రోగ్రామ్ చేయబడింది కాబట్టి మనకు సెమిస్టర్ లేదా సంవత్సరం ప్రారంభంలో టైమ్ టేబుల్ ఇవ్వబడుతుంది కాబట్టి మనం ఎక్కడ కూర్చోవాలో ఏ గదిలో ఏ సీటులో బహుశా ఏ సమయం ఇటువంటి విషయాలు మనకి తెలుస్తాయి కాబట్టి స్వతంత్రంగా ఆలోచించడానికి మనకు నిజంగా శిక్షణ లేదు మన సమయాన్ని ఎలా గడపాలనుకుంటున్నాము మరియు మీరు ఇప్పుడు పరిశోధకుడిగా మారినప్పుడు మీరు నిజంగా దాని గురించి ఆలోచిస్తే మీరు కోర్సు పని చేస్తున్నప్పుడు కూడా మీరు ప్రారంభంలో ఒక సాధారణ M Tech లేదా B Tech తో పోల్చినప్పుడు చాలా తక్కువ సంఖ్యలో కోర్సులు చేస్తున్నారు మరియు మీరు B Tech లేదా M Tech చేస్తున్నప్పుడు మీరు చేసిన పనితో పోల్చితే ఇది చాలా తక్కువ కాబట్టి మీరు బహుశా 6 కోర్సులు చేసుంటారు ఆపై కొన్ని ప్రయోగశాలలు మిమ్మల్ని వారమంతా చాలా చక్కగా బిజీగా ఉంచాయి అన్ని హోమ్ వర్క్ లతో మరియు అసైన్మెంట్ లతో కానీ ఇప్పుడు మీరు బహుశా 2 కోర్సులు ఇష్టపడుతున్నారు మిగిలిన సమయాల్లో మీరు ఏమి చేస్తారు కాబట్టి సాధారణంగా ఇతరులతో పోల్చినప్పుడు ఇది మాస్టర్ విద్యార్థులను మరింత బాధపెడుతుందని నేను భావిస్తున్నాను పీహెచ్డీలు ఎందుకంటే నేను కోర్సులు చేస్తున్నాననే ఆలోచన వారికి ఉంది కాబట్టి నన్ను ఎటువంటి పరిశోధన చేయనివ్వకండి మరియు ఇది నిజంగా చెడ్డ ఆలోచన ఎందుకంటే వారు కోర్సులు చేస్తున్నారని చెప్పి చాలా సమయం వృధా చేస్తున్నారు మరియు ఆ సమయం విలువైన భాగం వంటిది మాస్టర్స్ అని చెప్పండి కాబట్టి మాస్టర్స్ సుమారు 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉండాలని అనుకుంటారు కానీ సాధారణంగా ప్రతి ఒక్కరు ఇది 2 సంవత్సరాల విషయం కాకుండా 3 సంవత్సరాల విషయం అని అనుకుంటారు ఇది వాస్తవానికి సరైనది కాదు కానీ వారు దానిని ఆ విధంగా పెట్టారు ఎందుకంటే మీకు తెలుసు కోర్సుల సమయంలో తేలికగా తీసుకుంటారు నేను మా విద్యార్థులకు మరింత మెరుగైన సమయ నిర్వహణ చేయడం బోధించవలసి ఉంటుందని నేను భావిస్తున్నాను రోజుకు 24 గంటలు వారానికి 7 రోజులు వారానికి 168 గంటలు ఉన్నాయని వారు అర్థం చేసుకోవాలి వారంలో 168 గంటలు ఉన్నట్లు మీరు చెబితే అధి ఎవరికీ తెలియదు ఎందుకంటే వారు ఆ చిన్న అంకగణితం చేయలేదు మరియు ఆ గంటలను ఎలా ఉపయోగించాలో వారికి తెలియదు మరియు ఇది చాలా మంది విద్యార్థులు చాలా చక్కగా నిర్వహించడం లేదని నేను కనుగొన్నాను వారు పర్యవేక్షించబడడం లేదు చాలా స్వేచ్ఛ యొక్క కొన్ని రకాల విస్తరణలో ప్రవేశిస్తారువారు ఇకపై ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండవలసిన అవసరం లేదు మరియు వారు తమ స్వంత పనుల ను చేస్తున్నారు మరియు ఒక సంవత్సరం చివరలో మేము ఈ నిర్దిష్ట పని చేసాము అని చెప్పడం చాలా కష్టం మీరు సాధించినది చాలా తక్కువ కావచ్చు మీరు మీ సమయం గురించి చాలా స్పృహతో ఉండడం మంచిది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే బాగుంది మరియు అభ్యసించడం గురించి మీరు చాలా వివరంగా చెప్పారు మరియు ఇక్కడ మనకి కోర్సు వర్క్ వంటిది ఉంటుంది మీరు సాధారణంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు తగిన అభ్యసం చేశారని మీరు భావిస్తున్నారా వారు మా ఎంపిక ప్రక్రియ ద్వారా వచ్చిన తర్వాత వారు బాగానే ఉంటారు వారు వారికి ఇక్కడ అవసరం ఉన్నవి అన్నీ నిర్వహించగలుగుతారా లేదా వారు మా కోర్సుల్లో ఉన్న గణితానికి సంబంధించి వారు ఎదుర్కొనే సవాలు ఏదైనా ఉందా మరే ఇతర విశ్లేషణాత్మక నైపుణ్యాలు వారు మరింత తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయా చక్రవర్తి ఇది అభివృద్ధి చెందుతున్న విషయం కాబట్టి ఒకటి వారు నిజంగా దానికి సిద్ధంగా ఉండకపోవచ్చు కానీ అది కావచ్చు కాబట్టి వారి పద్దతి కానీ వాటిలో చాలా మంది స్వీకరించారు కాబట్టి వారు లోపలికి వచ్చినప్పుడు వారు ఊహించినది తెలుసు మరియు అందువల్ల వారు అలవాటుపడటానికి ప్రయత్నిస్తారు వారు తమకు అవసరమైన అధిక మొత్తంలో తమను తాము మలచుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు క్రమంగా నేను గత 20 ఏళ్ళలో చూస్తున్నాను మా అంచనాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి మేము ఉదాహరణకు మీరు గమనించినట్లైతే చాలా అధునాతన స్థాయిలో ఎలెక్టివ్ లు చాలా ఉన్నాయి ఎక్కువ అధ్యాపకులతో మరియు ఎక్కువ స్థాయి స్పెషలైజేషన్ మరియు ఇంటర్ డిసిప్లినరీ కోర్సులలో నింపబడుతున్న కొత్త ప్రాంతాలు అందించబడుతున్నాయి కాబట్టి విద్యార్థులు ఆశించిన నైపుణ్యం స్థాయి పెరుగుతుంది మరియు మీరు మీ నిరీక్షణను చాలాసార్లు పెంచుకుంటే విద్యార్థులు ఈ సందర్భంగా దాన్ని అందుకుంటారు కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వాస్తవానికి మీ అంచనాలను తగిన స్థాయిలో ఉంచండి మరియు దానిని నీరుగార్చకూడదు వాస్తవానికి చాలా ఎక్కువగా అంచనా వేయకూడదు అది కొంచెం అవాస్తవంగా ఉంటుంది కానీ అంచనాలను తగ్గించకుండా మరియు ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచడం మరియు విద్యార్థులు హాజరు కావడానికి పురోగతి చెందడానికి ఇది చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను మరియు వారు దీన్ని చేస్తారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే బాగుంది ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి అవును 13 47 ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు సరే ఈ రకమైన విద్యార్థుల జీవితంతో సంబంధం ఉన్న ఒక రకమైన ప్రాపంచిక ప్రశ్న నాకు ఉంది అవును వారి పరిశోధన కార్యకలాపాలు ఇక్కడ చేస్తున్న సమయంలో తోటి విద్యార్థులతో వారి అధ్యాపకులతో వారి మార్గదర్శినితో మరియు ఇతరులతో సంభాషించేటప్పుడు చాలా నేర్చుకోవడం జరుగుతుందని మీకు తెలుసు విద్యార్థులు తమ గైడ్ను కలుసుకోవాల్సిన మంచి తరచుదనం ఏమిటని మీరు భావిస్తున్నారు ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి సరే నేను సగటున వారానికి ఒకసారి లేదా వారానికి ఒకసారి చేస్తున్నాను లేదా కొన్నిసార్లు ప్రయాణాలు మరియు సమావేశాల వల్ల కావచ్చు ఆ దశలన్నింటి వల్ల రెండు వారాలకు ఒకసారి లాగా ఉండవచ్చు కానీ మనం కొంత ఇవ్వాలి అని అనుకుంటున్నాను కాబట్టి మీరు ప్రత్యేకంగా తోటి విద్యార్థులను కలిసి విద్యార్థులతో పోల్చినప్పుడు గైడ్స్ వర్సెస్ విద్యార్థుల గురించి మాట్లాడుతుంటే అది వేరే సమీకరణం కాబట్టి తోటి విద్యార్థులను కలవడం అన్ని సమయాలలో జరగాలని నేను భావిస్తున్నాను నా ఉద్దేశ్యం ఏమిటంటే వారు ప్రయోగశాలలో ఉండాలి మరియు ప్రయోగశాల విషయాలపై పనిచేసే విద్యార్థుల సమూహాన్ని కలిగి ఉండాలి కొన్ని సార్లు 1 ప్రయోగం కావచ్చు లేదా అది ఏదైనా కావచ్చు వాస్తవానికి 1 విద్యార్థి చేయలేకపోవచ్చు కానీ ప్రతి విద్యార్థి అతనికి ఏదైనా సహాయం చేయడానికి సహాయకుడిని పొందుతారని అర్థం కాదు అది ఏమాత్రం కాదు కాబట్టి విద్యార్థులు వాస్తవానికి వనరులను మిళితం చేయవలసి ఉంటుంది మరియు వారు పరికరాలను కూడా పంచుకోవచ్చు కాబట్టి ఒక వ్యక్తి తన ప్రయోగం చేస్తుంటే ఆ ప్రయోగం తో పరికరాలు ముడిపడివుంటాయి అంటే ఆ పరికరాలు తదుపరి విద్యార్థికి ఇది అందుబాటులో ఉండదు కాబట్టి వారు చాలా మంచి సహాయక ధోరణిని కలిగి ఉండాలి మరియు వారు నిజంగా దేనికి సహాయం చేయరు నా ప్రయోగం చేస్తున్నప్పుడు అతను నా స్నేహితుడికి ప్రయోగశాలలో సహాయం చేస్తే అతను నాకు సహాయం చేస్తాడని నా ఉద్దేశ్యం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ఇది ఒక అభ్యాస అనుభవం ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి కాబట్టి సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఏం జరుగుతుందో మరియు మీరు దీన్ని నిజంగా కనుగొనవచ్చు రచయితల సంఖ్య అనేక సాధారణ ప్రచురణలలో విస్తరిస్తోంది మరియు దీనికి కారణం ఉంది కాబట్టి చాలా ప్రయోగశాలలు వాస్తవానికి ప్రచార మోడ్లోకి వస్తున్నాయి కాబట్టి వారు ఇప్పుడు సరే అని చెప్పారు ఇప్పుడు నేను నిజంగా విద్యార్థి ఆక్సిస్ ప్రయోగంలో పని చేయబోతున్నాను అంటే మొత్తం ల్యాబ్ విద్యార్థి ఆక్సిస్ ప్రయోగంలో ప్రచార రీతిలో పనిచేస్తుంది అందువల్ల వారు ఒక వారంలో ప్రయోగాన్ని పూర్తి చేస్తారు వాస్తవానికి ఆ డేటాను అన్ని డేటాను విశ్లేషించడానికి ఆ విద్యార్థి వచనాన్ని పొందండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సార్లు మనం చాలా డేటాను పొందుతున్నాము ఇది సంఖ్యా పని లేదా ప్రయోగాత్మక పని అయినా డేటాను పొందడం చాలా సులభం ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా కష్టం మరియు మనం చేయవలసిన విశ్లేషణ చేయాలి దాని నుండి భౌతిక శాస్త్రాన్ని బయటకు తీయడానికి మరియు అన్నింటికీ కాబట్టి అతనిని విశ్లేషణ చేయనివ్వండి కానీ అతను పగటిపూట లేదా అలాంటిదే ఇతర విద్యార్థులతో మరియు తరువాతి ప్రచారంలో పాల్గొనడానికి అందుబాటులో ఉండాలి కాబట్టి ఈ వ్యక్తులలో చాలామంది వాస్తవానికి పొందుతారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఒకరికొకరు ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి ఒకరి ప్రచురణలు మరియు మొదలైనవి వాస్తవానికి ఇది చెడ్డ ఒప్పందం కాదు మరియు వారు పనిచేస్తున్న సమస్యల గురించి వారు మరొకరి ప్రయోగాల గురించి తెలుసుకుంటారు సమయం 1618 చూడండి కాబట్టి విద్యార్థులలో సమయం పంచుకోవడం మరియు సమయ నిర్వహణ చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను గైడ్ విషయానికొస్తే వారానికి ఒకసారి వ్యక్తిగత సమావేశంలో లేదా కనీసం ఒక సమూహ సమావేశం చాలా మంచిదని నేను భావిస్తున్నాను ముఖ్యంగా భారతీయ నేపథ్యంలో పోల్చినప్పుడు నేను అనుకుంటున్నాను జర్మనీ లేదా మరెక్కడైనా చెప్పండి ఇక్కడ విద్యార్థులు చాలా కాలం గైడ్లను కలవరు మరియు వారి స్వంతంగా చేసుకుంటారు వారికి ఎలా పని చేయాలో తెలుసు మరియు వారికి వస్తువులను ఎలా తయారు చేయాలో తెలుసు అయితే మన విద్యార్థులు పనులు చేయడానికి అంతగా సిద్ధంగా లేరని నా అభిప్రాయం కాబట్టి మేము నిజంగా మా ఆలోచనలను వారితో పంచుకోవాలి మరియు మనకు నిజంగా చాలా విస్తృతమైన పోస్ట్ డాక్ సంస్కృతి లేదు అంటే అన్ని సమగ్రతల మాదిరిగానే ప్రజలు చిక్కుకుపోతారు మరియు మేము కొన్నింటిని చేయడం ద్వారా ముగుస్తుంది ఈ చిన్న నైపుణ్యాలు పునరావృత బోధన పెరుగుతుంది కాబట్టి నైపుణ్యాల అభివృద్ధి మరియు ఉదాహరణకు బోధన మరియు పరస్పర చర్య విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధి పై దృష్టి పెట్టాలని నా అభిప్రాయం కాబట్టి మనం చాలా నైపుణ్యాలను అభివృద్ధి చేయగల మార్గం ఉంటే ఉదాహరణకు ఎవరైనా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ను సరిగ్గా నేర్చుకోవాలనుకుంటే అతను ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి నేర్చుకోవాలి అందువల్ల ఒక యూట్యూబ్ వీడియో చాలా సమీకరణాలతో ఒక గంట ఉపన్యాసం లేదా మ్యాట్ ల్యాబ్ ప్రోగ్రామ్లు వంటివి చెప్పవచ్చు ఇవన్నీ NPTEL విషయాల లాగా పోస్ట్ ఉచితంగా లభిస్తాయి కాబట్టి ఇది 50 గంటలు ఒక అధికారిక కోర్సు లాగా ఉండవలసిన అవసరం లేదు ఏదైనా నేను త్వరగా సరియైనది ఏదో నేర్చుకో గలను ఆ రకమైన నైపుణ్యం అభివృద్ధి అనేది మనకు చాలా మంచి ఆధారం అది ఉంటే అధ్యాపకుల ప్రమేయం కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ప్రమేయం కలిగి ఉండటంలో మనకు ఉన్న సమస్యలలో ఒకటి మనం నిజంగా చాలా పురోగతి సాధించటం లేదు ఈ తరచూ పరస్పర చర్యలలో మన అసలు పరిశోధన లక్ష్యాలు ఏమిటో ఇప్పుడే తప్పనిసరి అనిపిస్తుంది ప్రతి విద్యార్థి యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం మేము ప్రతిసారీ అందిస్తున్నాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ఇది చాలా చాలా సందర్భోచితమైన పరిశీలన అని నేను అనుకుంటున్నాను మనం ఎక్కడ చేస్తున్నాం మేము దానికి విషయాలను ఎలా చేరుతున్నాము మీకు తెలిసిన పరంగా మళ్ళీ మీరు చెప్పిన వాటిలో ఒకటి మీకు ఈ బహుళ రచయిత ప్రచురణలు తెలుసు వాస్తవానికి సాధారణంగా మేము ప్రచురణలను ఒక కొలతగా చూస్తాము పరిశోధన పండితుల కార్యకలాపాలలో పురోగతి ఎలా జరుగుతోంది మీరు ఒక విద్యార్థిని చూడవలసిన అవసరం ఉందని మీరు భావిస్తున్న మరింత తాత్విక కోణంలో మీకు తెలుసని మీకు ఏమైనా మార్గం ఉందా లేదా విద్యార్థులు వాస్తవానికి పరిశోధనలో పురోగతి సాధిస్తున్నారని అర్థం చేసుకోవడానికి తనను తాను చూసుకోవాలి ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి ఇది చాలా కష్టమైన ప్రశ్న మరియు ఇది చాలా వ్యక్తిగతమైనది ప్రతి పరిశోధకుడి లాగే మరియు వారు తప్పనిసరిగా అధ్యాపక సభ్యుడిగా ఉండవలసిన అవసరం లేదు ఇది విద్యార్థి పరిశోధకుడికి కూడా వర్తిస్తుంది కాబట్టి ప్రతి పరిశోధకుడు వాస్తవానికి తన మనస్సును ఏర్పరచుకోవాలి రాత్రి అతన్ని బాగా నిద్రపోయేలా చేసిన విషయం ఏమిటి అతనికి సాఫల్య భావన ఉంది మరియు వాస్తవానికి ఒక పరిశోధకుడిగా కొన్నిసార్లు నేను నా పరిశోధన గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడిపాను మరియు అది లెక్కింపు కాదు కాబట్టి నేను అలా చేస్తుంటే నా పని గురించి నేను చాలా సంతోషిస్తున్నాను మరియు అది సరే కానీ సాఫల్యం లేదా సాధించిన భావం చాలా వ్యక్తిగతమైనదని నేను భావిస్తున్నాను మరియు దీన్ని చేయటానికి చాలా మార్గాలు ఉన్నాయి కొలత పరంగా ప్రచురణల సంఖ్య లేదా పత్రికల ఇంపాక్ట్ ఫాక్టర్ హెచ్ ఇండెక్స్ మీరు మాట్లాడాలనుకుంటున్నది ఏమైనా కొలవవచ్చు మరియు మీరు కొన్ని నాణ్యత మరియు సైటేశన ఇండెక్స్ ను మరియు ఆ విషయాలన్నింటినీ చిత్రంలోకి తీసుకువస్తున్నారని మీరు చెప్పవచ్చు కానీ అది మీకు సంతోషాన్ని ఇస్తుందో లేదో నాకు తెలియదు సరియైనది కాబట్టి గుర్తుంచుకోండి భారతీయ విద్యా సందర్భంలో భారత దేశంలో చాలా మంది విద్యావేత్తలు లేదా వాస్తవానికి ఈ ఉద్యోగంలో ఉన్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే వారు చేస్తున్న ఉద్యోగం నుండి సంతృప్తి పొందాలని వారు కోరుకున్నారు మరియు చాలా పరిశ్రమలలో ఉద్యోగ సంతృప్తి ఆక్సిమోరాన్ నా ఉద్దేశ్యం మీరు చేస్తారు మీకు ఉద్యోగం ఉంది లేదా మీకు సంతృప్తి ఉంది కాబట్టి ఇది ఒకటి సరే కాబట్టి ఇక్కడ నేను దీన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నానని అనుకుంటున్నాను కాబట్టి నన్ను సంతృప్తిపరిచేది ఏమిటో మనం మనమే ప్రశ్నించుకోవాలి కాబట్టి మనం చేసే పని పరిశ్రమలో వర్తించబడుతుందా అన్న దృష్టితో చూసే వ్యక్తులు కూడా వాస్తవంగా ఉన్నారు వాస్తవానికి పండితులుగా కనిపించాలని కోరుకునే కొంతమంది ఉన్నారు ఉదాహరణకు మీరు దీనిని చూస్తే మీరు G H హార్డీ పుస్తకాన్ని చూస్తే గణిత శాస్త్రవేత్త కు క్షమాపణ అతను వాస్తవానికి తన సంఖ్య సిద్ధాంతాన్ని చెస్ ఆట లేదా అలాంటి దానికి వర్తింపజేశారు కాబట్టి ఈ అనువర్తనాలను కోరుకోని స్వచ్ఛమైన ప్రయోగాత్మకవాదులు ఉన్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును అవును చక్రవర్తి కాబట్టి వారు చేసిన దానికి మీరు వారిని గౌరవించాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మీరు తగ్గించారని మీరు భావిస్తున్నారు చక్రవర్తి సరిగ్గా కాబట్టి వారు చేసిన దానికి మీరు వారిని గౌరవించాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును వాస్తవానికి ముగించడానికి ముందు నేను మీ అభిప్రాయాన్ని పొందాలనుకున్నాను లేదా వాస్తవానికి మీ సలహాలు ఎంఎస్ లేదా పిహెచ్డి ప్రోగ్రామ్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరాలని ఆశించే విద్యార్థులకు మీరు ఏ సలహా ఇస్తారు ప్రొఫెసర్ ఎస్ చక్రవర్తి సరళమైన 3 పదాల సమాధానం మీ హృదయాన్ని అనుసరించండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే చక్రవర్తి కాబట్టి ఇది దేనికైనా నిజమని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు దురదృష్టవశాత్తు నాకు చాలా సామాజిక ఒత్తిడి ఉంది ఎందుకంటే మనము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఒత్తిళ్లు కుటుంబం వంటివి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి రోజు చివరిలో మనం ఏమి చేయాలనుకుంటున్నామో మన మనస్సును ఏర్పరచుకోవాలి మరియు మన హృదయాన్ని అనుసరించాలి కాబట్టి మేము పరిశోధన చేయాలనుకుంటే మరియు మేము ఒక నిర్దిష్ట రకమైన పరిశోధన చేయాలనుకుంటే మేము ఒక నిర్దిష్ట పరిశోధన చేయాలనుకుంటున్నాము మేము ఒక నిర్దిష్ట విభాగంలో ప్రత్యేక మార్గదర్శిని వద్ద పనిచేయాలనుకుంటున్నాము డిసిప్లిన్ అది ఏమైనా కేవలం మీరు అనుకున్నది సరైన విషయం చేయండి మరేదైనా గురించి చింతించకండి మిగతావన్నీ మీ కోసం పని చేస్తాయి విశ్వం మీ కోసమే సృష్టించబడి నట్లుగా మీరు ఈ వైఖరిని కలిగి ఉండగలరని నేను అనుకుంటున్నాను సరే కొనసాగండి మరియు ప్రతి ఒక్కరూ అనుసరిస్తారు సమస్య కాదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ గొప్పగా చెప్పారు మాతో పాల్గోనందుకు చాలా ధన్యవాదాలు ఇది చాలా ఆనందంగా ఉంది చక్రవర్తి ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ విద్యార్థులు ఏమి చేయాలి అనే దానిపై చాలా మంచి అవగాహన ఉంది